మీరు మునుపటి పాఠం గుర్తుచేసుకుంటే మనం టైమింగ్ డ్రివెన్ ప్లేస్మెంట్ సమస్యలు కొన్ని అల్గోరిథంలు మరియు అక్కడ ఉపయోగించే కొన్ని పద్ధతుల గురించి తెలుసుకున్నాం మనం ఈ రోజు ఈ చర్చతో కొనసాగుతున్నాము ఈ రోజు మనం టైమింగ్ డ్రివెన్ రౌటింగ్ గురించి కొంత చర్చతో ప్రారంభిస్తాము కాబట్టి ప్రాథమిక ఆలోచన ఈ క్రింది విధంగా ఉంది మనము టైమింగ్ డ్రివెన్ ప్లేస్మెంట్ గురించి మాట్లాడినప్పుడు క్లిష్టమైన స్లాక్లకు సంబంధించి కొన్ని సమయ పరిమితులు తగ్గట్టుగా బ్లాక్లను ఎలా ఉంచాలో చూడడమే మన లక్ష్యం ఇప్పుడు మనం రూటింగ్ గురించి మాట్లాడుతున్నాం మనం వ్యక్తిగత నెట్స్ గురించి మాట్లాడుతున్నాము సాధారణంగా మల్టీ పిన్ నెట్స్ ఉంటాయి నెట్ సాధారణంగా 2 పాయింట్లకు పైగా కనెక్ట్ అవుతుంది లోహపు పొరపై ఆ నెట్లను ఎలా లేఅవుట్ చేయాలి తద్వారా కొంత డిలే మరియు కొన్ని ఇతర అవసరాలు లేదా అడ్డంకులు ఎలా తీర్చబడతాయి లేదా సంతృప్తి చెందుతాయి దీనిని ఇప్పుడు పరిశీలిద్దాం నేటి VLSI చిప్స్ ఇంటర్కనెక్ట్ లు మొత్తం సిగ్నల్ డిలేకు గణనీయంగా దోహదం చేస్తాయని ఇంతకు ముందే పేర్కొన్నాము ఇక్కడి ప్రేరణ కూడా అదే ఎందుకంటే మీరు చూసే 2 విషయాలు ఫీచర్ పరిమాణాల స్కేలింగ్ కారణంగా ట్రాన్సిస్టర్లు చిన్నగా అవ్వడం గేట్లు కూడా చిన్నవి అవ్వడం వాటి స్విచ్చింగ్ స్పీడ్ పెరగడం తద్వారా గేట్లు వేగం పెరుగుతుంది కాని మీరు ఇంటర్ కనెక్టెడ్ వైర్ల గురించి ఆలోచిస్తే అవి సన్నగా మారుతున్నాయి సన్నగా అంటే యూనిట్ పొడవుకు గల రెసిస్టెన్స్ పెరుగుతోంది మరియు సమాంతరంగా నడుస్తున్న వైర్ జతలు ఇప్పుడు మరింత దగ్గరగా ఉంటాయి కాబట్టి వాటి మధ్య కెపాసిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండొచ్చు కొన్ని క్రాస్ టాక్ మరియు ఇతర సమస్యలు ఉండొచ్చు కాబట్టి ఈ సమస్యలు చిత్రంలోకి వస్తున్నాయి అందుకే ఈ రోజుల్లో వ్యక్తిగత గేట్ల డిలేతో పోలిస్తే ఓవరాల్ డిలేన్ని నిర్ణయించడంలో ఇంటర్కనెక్షన్ మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది ఇక్కడ మీరు టైమింగ్ డ్రివెన్ రౌటింగ్ గురించి మాట్లాడేటప్పుడు మనం బహుశా 2 ఆబ్జెక్టివ్ ఫంక్షన్ల లేదా ఆబ్జెక్టివ్ క్రైటీరియా గురించి మాట్లాడుతున్నాము వాటిలో ఒకటి లేదా రెండింటినీ తగ్గించడానికి మనం ప్రయత్నించవచ్చు గరిష్ట సింక్ డిలే సింక్ అంటే ఏమిటి సింక్ ఇలాంటిదే నాకు నెట్ ఉందనుకుందాం ఇలాంటి నెట్ను పరిశీలిద్దాం ఒక పాయింట్ అనేక ఇతర పాయింట్లతో అనుసంధానించాల్సి ఉంది వాటిని కనెక్ట్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి నేను ఒక కనెక్షన్ను చూపుతున్నాను ఈ పాయింట్లలో ఒకటి మనం సోర్స్ గా సూచిస్తాము మరియు ఇతర పాయింట్లను ఈ సోర్స్ కి కనెక్ట్ చేసిన వాటిని సింక్ అంటారు ఇప్పుడు మనం గరిష్ట సింక్ డిలే గురించి మాట్లాడేటప్పుడు ఈ సోర్స్ నుండి ప్రతి సింక్ వరకు గల డిలే గురించి మాట్లాడుతున్నాం సాధారణంగా డిలే భిన్నంగా ఉండొచ్చు ఎందుకంటే మార్గాలు భిన్నంగా ఉన్నాయి అ మార్పు పొడవులో కావచ్చు లేదా ఇతర పారాసిటిక్ ఎఫెక్ట్స్ కావచ్చు కాబట్టి మనం గరిష్ట సింక్ డిలేన్ని తగ్గించాలనుకుంటున్నాము అంటే గీస్తున్న ఈ ఇంటర్నెట్వర్క్ ట్రీ ఏదో ఒక విధంగా సమతుల్యతను కలిగి ఉండాలి సోర్స్ నుండి సింక్లకు దూరం లేదా మొత్తం డిలే అంత భిన్నంగా ఉండవు అవి సమతుల్యంగా ఉండాలి మరియు గరిష్ట సింక్ డిలే న్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి ఇది ఒక క్రైటీరియా మరియు మీరు చూడగలిగే రెండవ క్రైటీరియా మొత్తం వైర్ పొడవు అంటే నా ఇంటర్కనెక్షన్ వైర్ యొక్క మొత్తం పొడవు కనిష్టంగా ఉండాలి ఇంతకు ముందు సాంప్రదాయ రూటింగ్ గురించి మాట్లాడినప్పుడు అక్కడ వైర్ పొడవును తగ్గించడం మన ప్రధాన లక్ష్యం అని మీరు చూశారు అక్కడ మనం ప్రధానంగా 2 పాయింట్ల మధ్య మొత్తం మాన్హాటన్ డిస్టెన్స్ గురించి స్టైనర్ ట్రీ కాస్ట్ మొదలైన వాటి గురించి మాట్లాడుతున్నాము కానీ ఇక్కడ మొత్తం వైర్ పొడవుతో పాటు అదనంగా స్టోర్స్ నుండి కొన్ని సింక్ల వరకు గల వరస్ట్ కేసు డిలే గురించి కూడా మాట్లాడుతున్నాము ఈ మార్గాల మ్యాగ్జిమం డిలే ఏమిటి కొన్ని సంకేతాలను పరిచయం చేస్తాం మనం ఒక నిర్దిష్ట నెట్ను పరిశీలిద్దాం దీనిని నెట్ అని పిలుస్తాము సోర్స్ నోడ్ ను s0 గా నియమించండి సింక్ నోడ్ల సంఖ్య s1 నుండి sn వరకు ఉన్నాయని అనుకుందాం మనం ఒక గ్రాఫ్ను ఉపయోగించి కనెక్ట్ చేయవలసిన నా పాయింట్లను వెర్టిసిస్ గా సూచిద్దాం ఒకటి సోర్స్ మరియు మరొకటి సింక్ మన గ్రాఫ్ ఇలా కనపడుతుంది ఇది v0 ఇది v1 అని అనుకుందాం ఇది v2 అని ఇక్కడ v3 అని ఇక్కడ v4 అని అనుకుందాం ఇది సోర్స్ మరియు ఈ 4 సింక్లు ఇప్పుడు మనం వీటిని ఏదో ఒక విధంగా కనెక్ట్ చేయటం అవసరం అదనంగా ఒక జత వెర్టిసిస్ vi మరియు vj మధ్య గల అంచు యొక్క బరువులను కూడా నిర్వచిస్తున్నాము ఈ e vi vj vi మరియు vj మధ్య అంచుని సూచిస్తుంది మరియు అంచు యొక్క బరువును నిర్వచించగలము ఆ అంచు యొక్క బరువు vi మరియు vj మధ్య రౌటింగ్ కాస్ట్ ను సూచిస్తుంది ఉదాహరణకు ఇక్కడ v3 మరియు v4 ల మధ్య ఇది ఒక కనెక్షన్ కావచ్చు వాటి మధ్య బరువు దీని కాస్ట్ సూచిస్తుంది V2 మరియు v3 మధ్య కనెక్షన్ ఇలా ఉండవచ్చు కాబట్టి మనం గ్రాఫ్ గురించి మాట్లాడేటప్పుడు అంటే v2 మరియు v3 ల మధ్య అంచు ఉందని v3 మరియు v4 ల మధ్య ఒక అంచు ఉందని అనుకుంటాము ఇతర అంచులు ఉండవచ్చు ఏదైనా వెర్టిసిస్ ఫెయిర్ మధ్య అంచు ఉండవచ్చు నేను కొన్ని అంచులను చూపిస్తున్నాను ఈ అంచులలో వీటి బరువు ప్రతి ఒక్కటి ఈ 2 వెర్టిసిస్ మధ్య గల కాస్ట్ లేదా డిలే ఏమిటో సూచిస్తుంది ఇది వాస్తవానికి వైర్ పొడవు ద్వారా అంతేకాక రెసిస్టెన్స్ మరియు కెపాసిటివ్ ను బట్టి నిర్ణయించబడుతుంది రెసిస్టెన్స్ మరియు కెపాసిటివ్ RC డిలే మరియు ఇతర పారాసిటిక్ ఎఫెక్ట్స్ పైన ప్రభావం చూపుతుంది కాబట్టి సమర్థవంతం గా మాట్లాడుతున్నది ఏమంటే సెట్ ఆఫ్ పాయింట్స్ ని ఒక గ్రాఫ్ లా కనెక్ట్ చేయాలంటే అదీ ట్రీ లా అంటే స్పానింగ్ ట్రీ లా ఉండాలి అని మనం కోరుకుంటాము ఇప్పుడు మనం మళ్ళీ చూద్దాం దీనిని ఒక ఉదాహరణ తో వివరిస్తున్నాం నాకు వెర్టిసిస్ సెట్ ఉందనుకున్నాను నేను కొన్నింటిని చూపిస్తున్నాను మనం ఒక ట్రీ ను నిర్వచించాము ట్రీ అంటే గ్రాఫ్ అని చూడండి గ్రాఫ్ అంటే కొన్ని అంచుల ద్వారా వెర్టిసిస్ సెట్ కనెక్ట్ చేయబడి ఉంటుంది కాబట్టి ట్రీ అనేది సైకిల్స్ లేని గ్రాఫ్ నేను పాయింట్ల సెట్ ని కనెక్ట్ చేస్తున్నప్పుడు నేను ఇప్పటికే 4 పాయింట్లను కనెక్ట్ చేసిన చోట ఇలాంటి కనెక్షన్ని ఇవ్వడంలో అర్థం లేదు అదనంగా నేను ఇలాంటి మరొక కనెక్షన్ను ఇవ్వడం వల్ల ఒక సైకిల్ చేస్తున్నాను కాబట్టి అలాంటి ఇంటర్కనెక్షన్ ట్రీ లో ఒక సైకిల్ ఉండటంతో అర్థం లేదు ఎందుకంటే చివరికి మనం ఈ పాయింట్ల ఇంటర్కనెక్షన్ గురించి మాట్లాడు తున్నాము మనకు కావలసింది స్పానింగ్ ట్రీ స్పానింగ్ ట్రీ అంటే ఏమిటి స్పానింగ్ ట్రీ అన్ని వెర్టిసిస్ లను కలిపే ట్రీ ఈ గ్రాఫ్ లో చాలా స్పానింగ్ ట్రీస్ ఉండవచ్చు ఇది స్పానింగ్ ట్రీ కావచ్చు స్పానింగ్ ట్రీ అనేది ఎక్కడా సైకిల్ లేని అన్ని వెర్టిసిస్ ను కనెక్ట్ చేసిన ఒక మార్గం ఎందుకంటే ఇంటర్కనెక్షన్ నెట్వర్క్ లో సైకిల్ అర్ధవంతం కాదు ఇప్పుడుఈ రేఖాచిత్రంలో నేను ఈ స్పానింగ్ ట్రీ చూపిస్తున్నాను స్పానింగ్ ట్రీ కు సంబంధించి ఈ స్పానింగ్ ట్రీ ను T అని పిలుద్దాం మనం 2 పదాలను నిర్వచించాము ఒకటి స్పానింగ్ ట్రీ యొక్క రేడియస్ మరియు కాస్ట్ ఇప్పుడు ఈ పాయింట్లు 2 డైమెన్షనల్ గ్రిడ్ లో ఖచ్చితమైన కోఆర్డినేట్లలో ఉన్నాయని చూస్తారు మనం కొన్ని బరువులు కూడా నిర్వచించవచ్చు V0 V1 మధ్య బరువు W01 అనుకుందాం ఇది బరువు W12 అని ఇది ఒక బరువు W23 మరియు ఇది W24 అనుకుందాం ఈ బరువులు వాస్తవానికి వైర్ల యొక్క ఈ ఇంటర్కనెక్టింగ్ సెగ్మెంట్స్ యొక్క డిలే లేదా ఎస్టిమేట్డ్ డిలే ఏమిటో సూచిస్తుంది ఇక్కడ కాస్ట్ అంటే అన్ని బరువులు మొత్తం స్పానింగ్ ట్రీ అన్ని బరువులు మొత్తం దీనికి సంబంధించి స్పానింగ్ ట్రీ ని నేను కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను నేను ఈ మొత్తం బరువులు తీసుకుంటే అది నా కాస్ట్ ను నిర్వచిస్తుంది ఇది కాస్ట్ ఫ్యాక్టర్ మరియు రెండవది రేడియస్ అని పిలుస్తాము రేడియస్ అంటే ఏదో ఒక వెర్టిసిస్ ఫెయిర్ మధ్య వర్స్ట్ కేస్ డిస్టెన్స్ V1 మరియు v3 మధ్య వెర్టిసిస్ v1 మరియు v3 మధ్య దూరం W12 ప్లస్ W23 ఇది డిలే అంచనా W12 ప్లస్ W23 అవుతుంది V0 మరియు v3 మధ్య డిలే ఏమిటంటే 0 1 1 2 2 3 ఇలా మీరు ప్రతి వెర్టిసిస్ ఫెయిర్ మధ్య దూరం లేదా డిలేన్ని అంచనా వేయవచ్చు ఇప్పుడు వీటిల్లో గరిష్టాన్ని రేడియస్ గా నిర్వచించారు గరిష్టంగా మీరు పేర్ వైజ్ డిలే అని చెప్పవచ్చు ఇది రేడియస్ గా నిర్వచించ బడుతుంది ఈ రెండూ ముఖ్యమైనవి అని చూస్తారు కాస్ట్ నా మొత్తం కనెక్టింగ్ వైర్ పొడవు ఏమిటో చెబుతుంది అంటే ఇంటర్కనెక్షన్ ప్రాంతం మరియు ఈ రేడియస్ గరిష్ట పేర్ వైజ్ డిలే ఏమిటో చెబుతుంది అంటే ఈ రేడియస్ స్పానింగ్ ట్రీ లో ని పొడవైన మార్గం v0 వద్ద సిగ్నల్ పరివర్తన ఉంటే ఆ సిగ్నల్ పరివర్తన వేరే నోడ్కు చేరుకోవడానికి ఎంత డిలే లేదా ఎంత సమయం పడుతుందో తెలియజేస్తుంది కాబట్టి దాని గరిష్టత నా నెట్ యొక్క గరిష్ట ఆలస్యాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి ఇక్కడ మనం రేడియస్ మరియు కాస్ట్ ని నిర్వచించాము రేడియస్ పొడవైన పేర్ వైజ్ సోర్సింగ్ మార్గం యొక్క పొడవు మరియు కాస్ట్ స్పానింగ్ ట్రీ లోని కొన్ని అంచుల మొత్తం బరువు మీరు పరిశీలించవలసినది ఏమంటే ఒక వర్టెక్స్ పేర్ సోర్స్ మరియు సింక్ మధ్య వైర్ పొడవు గురించి మాట్లాడేటప్పుడు ఈ వైర్ పొడవు కూడా కొంత డిలే యొక్క కొలత ఎందుకంటే వైర్ పొడవు ను బట్టి డిలే ఎక్కువ అవుతుంది మీకు తెలిసిన ఇతర సమస్యలు ఉన్నాయి అవి పారాసిటిక్ రెసిస్టెన్స్ కెపాసిటివ్ కాబట్టి వైర్ వెంట మాత్రమే కాదు వైర్ల పొడవు మరికొన్ని ప్రక్కవాటి ప్రభావం కూడా రావచ్చు అవి వైర్ యొక్క పొడవు డిలే యొక్క కొలత మనం ఇంతకుముందు చూసినట్లు సాంప్రదాయ రౌటింగ్ అల్గోరిథం వైర్ పొడవును తగ్గించే లక్ష్యంతో ఉంటుంది కాబట్టి మనం స్పష్టంగా అది రేడియస్ మరియు కాస్ట్ రెండింటినీ తగ్గిస్తుంది అనుకుంటాం కాని తరువాత ఒక ఉదాహరణ ద్వారా నిజంగా రేడియస్ మరియు కాస్ట్ను ఒకేసారి ఆప్టిమైజ్ చేయలేరని చూస్తారు అవి ఏదో ఒక కోణంలో పరస్పర విరుద్ధమైనవి కాబట్టి రేడియస్న్ని తగ్గించడం అంటే ట్రీ యొక్క రకం గురించి చెప్పగలం అంటే ట్రీ విస్తరించడం లేదు ట్రీ చాలా కాంపాక్ట్ గా ఉంటే రేడియస్ కనిష్టంగా ఉంటుంది నా ఉద్దేశ్యం అటువంటప్పుడు మీరు మినిమం కాస్ట్ అని చెప్పవచ్చు అంటే నా దగ్గర ఒక ట్రీ ఉంది దీని మొత్తం అంచు బరువులు చాలా తేలికగా ఉన్నాయి అంచుల మొత్తం కాస్ట్ తక్కువ కాబట్టి మనం ఒక ఒప్పందాన్ని నిర్వచిస్తున్నాము ట్రేడ్ఆఫ్ అంటే మనం ఎక్స్ట్రీమ్ కేసులో 2 రకాల ట్రీస్ను కలిగి ఉండవచ్చు మొదటి రకమైన ట్రీలో కనీస రేడియస్ కలిగి ఉంటుంది అంటే అది విస్తరించడం లేదు ఇది స్పాన్ పరంగా చిన్నది ట్రీలోని ఏదైనా వెర్టిసిస్ ఫెయిర్ మధ్య దూరం రేడియస్ చిన్నది డైజ్క్స్ట్రా అల్గోరిథంdijkstra's algorithm అని పిలువబడే క్లాసికల్ అల్గోరిథం ఉంది ఈ అల్గోరిథం కనీస రేడియస్ స్పానింగ్ ట్రీ కనుగొనడానికి ఉపయోగ పడుతుంది ఇచ్చిన గ్రాఫ్ లో డైజ్క్స్ట్రా అల్గోరిథంdijkstra's algorithm వెర్టిసిస్ ఫెయిర్ మధ్య కనీస దూర మార్గాన్ని కనుగొంటుంది మనం చెప్పే దేమిటంటే నాకు ఇలాంటి గ్రాఫ్ ఉంది కొన్ని వెర్టిసిస్ ఉన్నాయి నా దగ్గర గ్రాఫ్ ఉందని అనుకుందాం ప్రతి అంచు కొంత బరువు ఉంది ఇది కాస్ట్ యొక్క కొలత ఇప్పుడు డైజ్క్స్ట్రా అల్గోరిథంdijkstra's algorithm వెర్టిసిస్ ఫెయిర్ మధ్య కనీస దూర మార్గాన్ని కనుగొంటుంది దీనిని vi అని పిలుద్దాం ఈ వర్టెక్స్ vj అని పిలుద్దాం ఇది చిన్నదైన మార్గాన్ని కనుగొంటుంది చిన్నదైన మార్గం ఇదే అని అనుకుందాం చిన్నదైన మార్గం ఇదే అయితే ఈ రెండు వెర్టిసిస్ కు పేర్లు ఇద్దాం దీనిని vm మరియు vn అని పిలుద్దాం vi మరియు vj ల మధ్య చిన్నదైన మార్గం ఇదే అయితే అతి తక్కువ మార్గం అని సులభంగా నిరూపించవచ్చు vi మరియు vm మధ్య ఇది ఉండాలి vi మరియు vn ఇది మాత్రమే ఉండాలి ఇది వేరే మార్గం కాకూడదు ఎందుకంటే vn వరకు తక్కువ మార్గం ఉంటే మీరు ఈ మార్గం ద్వారా vj కి చేరుకో వచ్చు నాకు చిన్న మార్గం ఉన్నప్పుడల్లా చిన్నదైన మార్గం వెంట ఉన్న అన్ని వెర్టిసిస్ కూడా షార్ట్టెస్ట్ పాత్ డిలే లో చేర్చబడతాయి అదేవిధంగా మీరు vi మరియు కొన్ని ఇతర వెర్టిసిస్ మధ్య చిన్నదైన మార్గాన్ని పరిగణించినప్పుడు నా చిన్న మార్గం ఇదే అవుతుంది మీరు ఇలాంటి చిన్నదైన మార్గాన్ని చేర్చినట్లయితే మనం స్పానింగ్ ట్రీ కనుగొన్నాము ఆకుపచ్చ మరియు ఎరుపు అంచులను చూడండి ఇది స్పానింగ్ ట్రీ ను ఏర్పరుస్తుంది కాబట్టి ఒక నిర్దిష్ట సోర్స్ నుండి ఈ స్పానింగ్ ట్రీ మీకు అతి తక్కువ దూర మార్గాన్ని తెలియజేస్తుంది ఈ వెర్టిసిస్ వరకు మీకు అతి తక్కువ దూర మార్గాన్ని ఇస్తుంది ఇది డైజ్క్స్ట్రా అల్గోరిథంdijkstra's algorithm చేస్తుంది ఇది చాలా ప్రామాణిక అల్గోరిథం కాబట్టి ఇది ప్రాథమికంగా ఒక వర్టెక్స్ తో మొదలయ్యాయి మరియు కొన్ని కాస్ట్ ప్రమాణాలను బట్టి అంచులలో ఒక్కో దాన్ని పునరుక్తిగా జోడిస్తుంది కనుక ఇది అతి తక్కువ కాస్ట్ ని కనుగొంటుంది ఉదాహరణకు ఇది ప్రారంభ నోడ్ vi తో మొదలవుతుంది Vi కి కనెక్ట్ చేయబడిన 2 వెర్టిసిస్ లు ఉన్నాయని తనిఖీ చేస్తుంది వీటిలో ఒకటి తక్కువ బరువు ఉంది దీనికి 5 ఉందని అనుకుందాం దీనికి 7 కాబట్టి ఇది దీన్ని ఎంచుకుంటుంది మరియు ఇది ఈ నోడ్ను సందర్శించి vi నుండి ఇక్కడికి అతిచిన్న మార్గం అని ప్రకటిస్తుంది ఈ విధంగా మీరు అడుగడుగునా ముందుకు వెళుతూ ఒక్కో వర్టెక్స్ ఈ గ్రాఫ్కు జోడిస్తారు మరియు ఈ ప్రక్రియలో మీరు ట్రీ ను నిర్మిస్తారు మరొక తీవ్రతలో మీరు మినిమం కాస్ట్ తో కూడిన ట్రీ ను కలిగి ఉండవచ్చు ప్రిమ్స్ అల్గోరిథం అని పిలువబడే అల్గోరిథం ఉంది ఇప్పుడు ప్రిమ్స్ అల్గోరిథం ఏమి చేస్తుంది ఇది వాస్తవానికి మినిమం స్పానింగ్ ట్రీ నిర్మిస్తుంది మినిమం స్పానింగ్ ట్రీ ఇది అంచుల బరువులు మొత్తం కనిష్టంగా ఉంటుంది ఇప్పుడు మనం మినిమం కాస్ట్ ట్రీ కోరుకుంటున్నాము దీనికీ మనకు 2 ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి డైజ్క్స్ట్రా dijkstra's లేదా ప్రిమ్స్ ఒకటి మీకు మినిమం రేడియస్ ఇస్తుంది మరొకటి మీకు మినిమం కాస్ట్ ఇస్తుంది నిజానికి ఎక్కువ కాస్ట్ లేదా పెద్ద రేడియస్ ట్రీ ని మనము కోరుకోము తరువాత ఒక ఉదాహరణను చూపుతాను మనకు కావలసింది ఒక రకమైన రాజీ మనం ఇప్పుడు చూస్తున్నట్లుగా ఇది ఈ ఉదాహరణలో చూపబడింది కొన్ని పాయింట్లు ఉన్న ఈ ఉదాహరణను చూద్దాం ఇది సోర్స్ S0 మరియు 1 2 3 4 ఇతర పాయింట్లు ఉన్నాయి 1 2 3 4 సింక్లు మొదటి 2 రేఖాచిత్రాలు డైజ్క్స్ట్రా dijkstra's మరియు ప్రిమ్స్ అల్గోరిథం ఉపయోగించి నిర్మించిన షాలో మరియు తేలికపాటి ట్రీ ను చూపిస్తున్నాం ఇప్పుడు అంచులతో పాటు ఈ సంఖ్యలు వాటి సంబంధిత ధరను సూచిస్తుంది ఈ సందర్భంలో మీరు చూస్తున్నది మాన్హాటన్ డిస్టెన్స్ 5 అంటే 1 2 3 4 5 7 అంటే 1 2 3 4 5 6 7 ఈ విధంగా మీరు కాస్ట్ ను లెక్కించవచ్చు మరియు మీరు అన్ని అంచుల మొత్తాన్ని కూడితే ఇది మీ ట్రీ 5 ప్లస్ 2 ప్లస్ 6 ప్లస్ 7 ను లెక్కించినట్లయితే ఇది 3 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 5 కంటే ఎక్కువగా ఉంటుంది ఇది తక్కువ కాస్ట్ మొత్తం కాస్ట్ ఇక్కడ 20 తో పోలిస్తే ఇది 13 ఉంది కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే పేర్ వైజ్ పాత్ S0 నుండి వరస్ట్ కేస్ లో పొడవైనది ఇది 13 ఇది రేడియస్ దీనితో పోలిస్తే ఇక్కడ S0 నుండి ఈ నోడ్ కీ పొడవైన మార్గం 8 మాత్రమే ఉంది ఇక్కడ మరొక గ్రాఫ్ను చూపిస్తున్నాను ఇది మినిమం రేడియస్ కాదు అలాగే మినిమం కాస్ట్ కాదు కానీ ఇది ఇంటర్మీడియట్ మీరు చూస్తే రేడియస్ 8 మరియు 13 మధ్య అంటే 11 మరియు కాస్ట్ 20 మరియు 13 మధ్య ఇది 16 ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి ఒక ట్రీ కోసం చూస్తున్నాం ఇది షాలో మరియు లైట్ ట్రీ మధ్య ట్రేడ్ ఆఫ్ అనేక అల్గోరిథంలు ప్రతిపాదించబడ్డాయి మరియు ఇవి సాహిత్యంలో అందుబాటులో ఉన్నాయి ఒకదాన్ని బౌండెడ్ రేడియస్ బౌండెడ్ కాస్ట్ అల్గోరిథం అంటారు ఈ అల్గోరిథం వాస్తవానికి మీకు రేడియస్ మరియు కాస్ట్ పై కొన్ని హద్దులు ఇస్తుంది మరియు కచ్చితంగా ఇచ్చిన స్పానింగ్ ట్రీ ఆ సరిహద్దును దాటదు ఇప్పుడు ఆలోచన చాలా అకారణంగా సరళంగా ఉంది వెర్టిసిస్ ఉన్న గ్రాఫ్ ఇచ్చినప్పుడు వాటిని కనెక్ట్ చేస్తూ మొదట ఉప గ్రాఫ్ను నిర్మిస్తారు ఆ గ్రాఫ్ యొక్క ఉప సమితి అన్ని వెర్టిసిస్ మరియు కొన్ని అంచులను కలిగి ఉంటుంది అంటే ట్రీ దీనిలో స్మాల్ కాస్ట్ మరియు స్మాల్ రేడియస్ కలిగి ఉంటుంది నేను స్మాల్ అన్న క్వాలిటెటివ్ పదాన్ని ఉపయోగిస్తున్నాను అది చెప్పేది ఏమిటంటే ఈ G డాష్లో ట్రీ అవసరం లేదు G డాష్ సాధారణ గ్రాఫ్ కావచ్చు కానీ దీనికి స్మాల్ కాస్ట్ మరియు స్మాల్ రేడియస్ కలిగి అసలు గ్రాఫ్ యొక్క ఉప సెట్ అవ్వాలి నేను ఈ గ్రాఫ్ G డాష్లో ఒక ట్రీ ను నిర్మిస్తే దీనికి స్మాల్ కాస్ట్ మరియు స్మాల్ రేడియస్ ఉన్నందున ఈ ట్రీ కు స్మాల్ కాస్ట్ మరియు స్మాల్ రేడియస్ ఉంటుందని భావిస్తారు ఇప్పుడు ఈ ట్రీ నిర్మించుటకు సానుకూల స్థిరాంకం గల ఎప్సిలాన్ పారామీటర్ మీద ఆధారపడి ఉంటుంది ఇది రేడియస్ మరియు కాస్ట్ మధ్య ఒక రకమైన మార్పిడిని నిర్ణయిస్తుంది ఎప్సిలాన్ 0 కి సమానంగా ఉన్నప్పుడు ఈ ట్రీ మినిమం రేడియస్ ట్రీ గా ఉంటుంది ఇది చాలా పెద్దగా ఉన్నప్పుడు అది మినిమం కాస్ట్ ట్రీ గా మారుతుంది మీరు రేడియస్ మరియు కాస్ట్ నిర్వచించే విధానం ఇలా ఉంటుంది ఇక్కడ రేడియస్ కు అప్పర్ బౌండ్ 1 ప్లస్ ఎప్సిలాన్ చేత షార్ట్టెస్ట్ పాత్ ట్రీ యొక్క రేడియస్ లో ఉంటుంది అంటే అసలు మార్గం యొక్క షార్ట్టెస్ట్ పాత్ ఏమైనప్పటికీ మీరు పొందుతున్న ఈ BRBC ట్రీ యొక్క రేడియస్ 1 ప్లస్ ఎప్సిలాన్ రెట్లు అధికంగా ఉంటుంది మరియు కాస్ట్ వాస్తవికంగా 1 ప్లస్ 2 బై ఎప్సిలాన్ చేత పరిమితం చేయబడుతుంది ఎప్సిలాన్ ఇన్ఫినిటీ వైపు మొగ్గు చూపినప్పుడు ఇది 0 అవుతుంది ఇది కేవలం కాస్ట్ అవుతుంది మరియు ఎప్సిలాన్ 0 కి సమానం ఉంటే ఇది రేడియస్ మాత్రమే అవుతుంది ఇది 1 మాత్రమే ఉంటుంది నేను అల్గోరిథం వివరాలతో వెళ్ళడం లేదు కానీ ఆలోచన ఏమంటే ఈ రెండింటి కి మధ్య వివాదం ఏర్పడే పారామీటర్ ఉంది ఇప్పుడు మరొక ఆసక్తికరమైన రకమైన లావాదేవీ మీరు ఆలోచించుట కు ఉంది ఈ ప్రిమ్స్ అల్గోరిథం మరియు డైజ్క్స్ట్రా అల్గోరిథంల ఈ రెండు తీవ్రమైనవి ఒకటి మనకు మినిమం కాస్ట్ ఇస్తుంది మరియు మరొకటి మినిమమ్ రేడియస్ ఇస్తుంది అందువల్ల మనకు ప్రిమ్స్ మరియు డైజ్క్స్ట్రా మధ్య ప్రత్యక్ష రాజీకి వివాదం ఎందుకు ఉండ కూడదు ఈ పద్ధతి దాని గురించి మాట్లాడుతుంది ఇక్కడ పరిశీలించవలసిన దేమిటంటే ఈ ప్రిమ్స్ మరియు డైజ్క్స్ట్రా అవి వేర్వేరు అల్గోరిథంలు అయినప్పటి కీ అవి పనిచేసే విధానం ఒకటే రెండు అల్గోరిథంలు క్రమంగా సింక్ల సెట్ నుండి ట్రీ ను నిర్మించడానికి ప్రయత్నిస్తాయి ఇది ప్రారంభంలో సోర్స్ నోడ్ ను మాత్రమే కలిగి ఉన్న ట్రీ తో మొదలుపెట్టి ప్రతి దశలో ఇవి S నుండి ఒక నోడ్ను జోడిస్తుంది క్రమంగా ట్రీ నిర్మించబడుతుంది ఒకే తేడా ఏమిటంటే నోడ్ను జోడించే కాస్ట్ కొంత కాస్ట్ ఫంక్షన్ పై ఆధారపడి ఉంటుంది మరియు ఈ కాస్ట్ విలువ మీకు తదుపరి నోడ్ ఏది అని మీకు తెలియజేస్తుంది ఇది మీరు నోడ్స్ను ఒక్కొక్కటిగా జతచేస్తు నిర్మించిన స్పానింగ్ ట్రీ మీరు ప్రిమ్స్ అల్గోరిథంచూస్తే బరువు ఆధారంగా పనిచేస్తుంది అడుగడుగునా మీరు j వంటి సింక్ వర్టెక్స్ sj ను జతచేస్తారు అంటే si మరొక నోడ్ తో sj కాస్ట్ కనిష్టంగా ఉండే ఒక వర్టెక్స్ జోడిస్తారు ఇది నా కాస్ట్ ఫంక్షన్ కాబట్టి ఒక గ్రాఫ్ ఇచ్చినట్లయితే నేను ఒక వర్టెక్స్ జోడించడానికి ప్రయత్నిస్తున్నాను ఇతర వర్టెక్స్ నుండి దాని దూరం కనిష్టంగా ఉంటుంది తప్పనిసరిగా సోర్స్ వర్టెక్స్ నుండి కాదు అది ప్రిమ్స్ అల్గోరిథం కాబట్టి ఈ si ఇప్పటికే ఉన్న పార్సల్ ట్రీ లోని ఏదైనా వర్టెక్స్ ద్వారా చేసి మరొక నోడ్ sj ని జతచేస్తున్నాను నేను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాను Si sj కాస్ట్ కనిష్టంగా ఉన్న si ని నేను ఎంచుకుంటాను మరియు డైజ్క్స్ట్రా అల్గోరిథంల లో అసలు సోర్స్ s0 కి సంబంధించి ఈ sj కాస్ట్ ను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి మనం ఒక అంచు si ని జోడించినప్పుడల్లా sj కాస్ట్ వాస్తవానికి s0 నుండి si వరకు కాస్ట్ ప్లస్ si నుండి sj వరకు కాస్ట్ అవుతుంది ఇది డైజ్క్స్ట్రా Dijkstra's ఈ 2 కాంబినేషన్ లేదా ట్రేడ్ఆఫ్ను చూస్తే మీరు గామా ఫ్యాక్టర్ న్ని జోడించడం ద్వారా కాస్ట్ ఫంక్షన్ను సవరించండి గామా ఇన్టూ కాస్ట్ s0 si ప్లస్ కాస్ట్ si sj అని రాయండి కాబట్టి మీ పారామీటర్ గామా 0 కి సమానంగా ఉంటే కాస్ట్ ఫంక్షన్ ప్రిమ్స్ అల్గోరిథం వలె మారుతుంది గామా 1 కి సమానం అయితే అది డైజ్క్స్ట్రా అల్గోరిథంల వలె మారుతుంది 0 మరియు 1 మధ్య ఏదైనా విలువ వాస్తవానికి ట్రేడ్ఆఫ్ను సూచిస్తుంది కనుక ఇది 0 కి దగ్గరగా ఉంటే అది ప్రిమ్స్ కి దగ్గరగా అది 1 కి దగ్గరగా ఉంటే అది డైజ్క్స్ట్రా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ట్రేడ్ఆఫ్ కలిగి ఉండవచ్చు ఇది నేను పేర్కొన్నది గామా 0 కి సమానం ప్రిమ్స్ అవుతుంది గామా 1 కి సమానం ఇది డైజ్క్స్ట్రా అల్గోరిథం అవుతుంది కానీ ఈ మధ్య ఉంటే అది ట్రేడ్ఆఫ్ ఇక్కడ ఒక ఉదాహరణ చూపబడింది గామా 0 25 కి సమానమైన ఈ నిర్దిష్ట ఉదాహరణలో మీరు ఇలాంటి ట్రీ ను పొందుతారు కాని మీరు గామా పెద్ద విలువను అంటే 0 75 తీసుకుంటే మీరు ఇలాంటి ట్రీ ను పొందుతారు గామా విలువ తక్కువ ఉంటే ఈ మినిమం స్పానింగ్ ట్రీ లాగా మారుతుంది కానీ దీనితో పోలిస్తే తక్కువ వ్యాప్తి చెందుతున్నట్లు కనిపిస్తుంది మరికొన్ని పారామీటర్లు కూడా ఉపయోగించబడతాయి

కాబట్టి ఇక్కడ మనం చెబుతున్నది ఏమిటంటే క్లిష్టమైన సింక్ సమాచారాన్ని పరిగణించని రౌటింగ్ ట్రీను మనం పరిశీలిస్తున్నాము మనం ఇలా చేస్తే కొన్ని క్లిష్టమైన భాగాలు కలిగి ఉన్న ట్రీను మనం నిర్మిస్తూ ఉండవచ్చు కొన్ని స్లాక్ ప్రతికూలంగా మారవచ్చు ఇది సమయ పనితీరులో మొత్తం క్షీణతకు దారితీస్తుంది ఇక్కడ సోర్స్ యొక్క సింక్ డిలే కనిష్టీకరించడం అంటే క్లిష్టమైన సింక్లను మనం ట్రాక్ చేస్తున్నట్టు ఏ సింక్లు క్లిష్టమైనవి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మనం ట్రీకు నోడ్ లను పునరావృతం చేస్తున్నాము ఇక్కడ క్రిటికేలిటీ ఫ్యాక్టర్ నిర్వచిస్తున్నాము ప్రతి సింక్ si కోసం ఆల్ఫా ఐ చెప్పబడింది క్లిష్టమైన సింక్లు లకు అధిక ఆల్ఫా ఐ విలువను కలిగి ఉంటాయి మరియు మనం కంప్యూట చేస్తున్న ట్రీ మొత్తం కాస్ట్ అంచు మొత్తం కాస్ట్ మాత్రమే కాదు కానీ ఆల్ఫా ఐ తో అంచు కాస్ట్ తో గుణించబడుతుంది కాబట్టి క్లిష్టమైన అంచులు ఈ మొత్తం సమ్మషన్కు అధిక సహకారాన్ని అందిస్తాయి కాబట్టి ఇది ప్రాథమిక ఆలోచన కాబట్టి మీరు ఈ క్రైటీరియా ను మినిమైజ్ చేసేందుకు ప్రయత్నిస్తే క్లిష్టమైన మీ సింక్ లు ఆటోమేటిక్గా గా తక్కువ అంచు కాస్ట్ తో వేరే నోడ్కు కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాయి అదేవిధంగా క్రిటికల్ సింక్ స్టైనర్ ట్రీ హ్యూరిస్టిక్ కలిగి ఉండవచ్చు ఇక్కడ ఇది ఏమి చేస్తుందంటే మొదట క్లిష్టమైన సింక్ను మినహాయించి మినిమం కాస్ట్ స్టైనర్ ట్రీ ను నిర్మిస్తుంది ఒకే క్రిటికల్ సింక్ sc ఉందని అనుకుందాం ఇది మొదట క్రిటికల్ సింక్ను మినహాయించి ఒక స్టైనర్ ట్రీ ను నిర్మిస్తుంది తరువాత ఉన్నదానికి హ్యూరిస్టిక్ ను ఉపయోగిస్తు sc ని జోడిస్తుంది 3 హ్యూరిస్టిక్స్ ప్రతిపాదించబడ్డాయి ఒక హ్యూరిస్టిక్ మీరు నేరుగా సోర్స్ S0 ని sc కి కనెక్ట్ చేస్తారు రెండవది మీరు ఇప్పటికే ఉన్న ట్రీ కు sc ను కనెక్ట్ చేయగల అతిచిన్న తీగను పరిచయం చేస్తారు దీనితో మొత్తం వైర్ పొడవు ఇంకా కనిష్టంగా మారుతుంది దీనిని మోనోటోన్ ప్రాపర్టీ అంటారు మరియు మూడవది మీరు సాధ్యమయ్యే అన్ని కనెక్షన్లను ప్రయత్నించండి ఆ ట్రీ T0 లోని అన్ని పాయింట్లతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించి వీటిలో ప్రతిదానికీ మీరు టైమింగ్ ఎనాలసిస్ చేసి మినిమం డిలే ఉందని తెలుసుకోని దాన్ని ఉపయోగించండి రిక్వైర్డ్ ఏరైవల్ టైం ఉపయోగించే ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి ఇది ఒక రకమైన స్లాక్ లెక్కించడానికి మరియు తగ్గించడానికి ప్రయత్నిస్తుంది నేను వివరంగా చెప్పడం లేదు దీనితో మనం ఈ పాఠం చివరికి వచ్చాము టైమింగ్ డ్రివెన్ రౌటింగ్ స్ట్రాటజీ మరియు పద్ధతులను మనం చూశాము ఇవి సమయ పరిమితులను ఉల్లంఘించకుండా అదుపులో ఉంచడానికి రౌటింగ్ దశలో ఉపయోగించగల రౌటింగ్ వ్యూహాలు మరియు పద్ధతులను మనం చూశాము